కీలక పదాలు AD కన్వెర్టర్ సిగ్నల్ కండిషనింగ్ డాటా అక్విసిషన్ సిస్టమ్స్ యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ సెన్సార్స్ ఎన్పిటిఈఎల్ యొక్క ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ కోర్సు లోని ఈ పదవ పాఠానికి మీకు స్వాగతం ఈరోజు మనం డేటా అక్విజిషన్ సిస్టమ్స్ గురించి మాట్లాడదాం దాని బోధనా పరమైన లక్ష్యాలను తెలుసుకునే ముందు నన్ను కొన్ని మాటలు చెప్పనివ్వండి అవి ఎందుకు చాలా ముఖ్యమైనవో ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటిదాకా మనం ఈ కోర్సులో మొదటి రెండు పాఠాలలో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పిరమిడ్ గురించి చెప్పుకున్నాం అందులో ఒకటి అత్యంత ముఖ్యమైన లక్షణమైన లేదా అడ్వాన్స్ ఆటోమేషన్ యొక్క ప్రవర్తన తెలిపే అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే డేటా అనేది సిస్టంలో పైకీ కిందకూ అలాగే నిజానికి ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ కు ఫ్లో అవుతూ ఉంటుంది అని ఈ డేటా అనేది కంప్యూటర్ కు సంబంధించింది అని ఎందుకంటే కంప్యూటర్లు ఈ ఆటోమేషన్ పిరమిడ్ యొక్క వివిధ దశల్లో ప్రతి లేయర్ లోనూ ఉన్నాయి అవి చాలా రియల్ టైం కంప్యూటింగ్ అలాగే కంట్రోల్ ఆప్టిమైజేషన్ చేస్తాయి అప్పుడే కదా మనము ఇండస్ట్రియల్ ఆటోమేషన్ యొక్క ముఖ్య ఉపయోగాల గురించి రాబట్ట గలిగేది కాబట్టి అక్కడ ఒక లెవెల్ నుండి ఇంకొక లెవల్ కు చాలా డేటా ఫ్లో అవుతుంది సరే అయితే ఇప్పుడు ఈ మొత్తం డేటా మనకు ప్లాంట్ నుండి వచ్చింది ఎక్కడైతే నిజమైన ప్లాంట్ లో అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అంటే పరికరాల నుండి ఈ డేటా అనేది సెన్సార్ల ద్వారా కంప్యూటర్ సిస్టమ్స్ లోకి వస్తుంది కాబట్టి మనము సెన్సార్ల గురించి చదువుకున్నాం ఎలా ఈ భౌతిక మైనటువంటి విలువలు సెన్స్ చేయబడతాయో చూశాం మనం సెన్సార్ కు ఒక వైపు ఇంటర్ఫేస్ అయిన ఈ డేటా అక్విజిషన్ సిస్టమ్స్ గురించి చూసిన తర్వాత మనం సెన్సార్ మాడ్యూల్ ను ముగిద్దాం అయితే ఇంకో వైపు కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి డేటా అనేది సాధారణంగా కొంత అనలాగ్ మరియు కొంత డిజిటల్ డేటా రూపంలో తీసుకుంటాయి ఈ అనలాగ్ డేటా అనేది సెన్సార్ నుండి వాటి యొక్క భౌతిక రూపం నుంచి ఎలక్ట్రికల్ రూపంలోకి మార్చబడి వస్తుంది అప్పుడు అవి డేటా అక్విజిషన్ సిస్టం ద్వారా డిజిటల్ రూపంలోకి మార్చబడి కంప్యూటర్ కు చేరతాయి ఆ తర్వాత అక్కడ నుండి మరొక చోటికి ఫ్లో అవుతాయి వాటిని ఈ కంప్యూటర్ లో ఉండే వివిధ రకాలైన అల్గారిథంస్ ఉపయోగించుకుంటాయి మరియు ఇవి అక్కడి నుండి వేరే కంప్యూటర్లకు మరియు వివిధ ప్రాసెసింగ్ యూనిట్ లకు అలాగే ఆటోమేషన్ యొక్క వివిధ దశల్లో ఉపయోగించబడతాయి కావున మనం ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే ఈ డేటా అనేది ఎంత ఉత్తమం గా ఉంటుంది అది సెన్సార్ నుండి కంప్యూటర్ కు ఎలా వస్తుందో అలాగే ఎలా డిజిటల్ డేటా సంపాదించబడుతుందా అనేది ఇవాల్టి పాఠం ముందుకు వెళ్ళినట్లయితే మనకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఒక సాధారణమైన డేటా అక్విజిషన్ సిస్టం గురించి దాని భాగాలు మరియు నిర్మాణం గురించి మనం అర్థం చేసుకోవాలి అలాగే దానిలోని బేసిక్ మెకానిజం అంటే శాంప్లింగ్ ప్రాసెస్ గురించి మీకు తెలుసు దేని ద్వారా శాంప్లింగ్ మరియు క్వాంటైజేషన్ జరుగుతాయో మీకు తెలుసు ఇందు వలన మనకు ఎక్కడైతే డిజిటల్ డేటా ఉంటుందో అక్కడ అన్ని పాయింట్స్ గురించి డేటా ఉండదు కానీ కంటిన్యూవస్ డేటా లో మనకు సిగ్నల్ యొక్క అన్ని పాయింట్స్ గురించి డేటా ఉంటుంది ప్రతి ఇంటెర్వెల్ లోనూ లేదా దగ్గర దగ్గరగా ఉండే ఇంటెర్వెల్స్ ల వద్ద శాంప్లింగ్ టైం విలువను తీసుకున్నా దానిని మనం కంప్యూటర్ లో మారుస్తాము మరియు దానికి చాలా ఎక్కువ సంఖ్యలో బిట్స్ వస్తాయి సాధారణముగా క్వాంటైజేషన్ అనేది పెద్ద విషయం కాదు అయినప్పటికినీ ముఖ్యమైనా కాకపోయినా క్వాంటైజేషన్ సమస్యలు అన్నీ కంప్యూటర్ మీద ఆధార పడతాయి అది ఒక 8 బిట్ కంప్యూటర్ అయితే చాలా ముఖ్యం ఒక వేళ అది 32 బిట్ ఫ్లోటింగ్ పాయింట్ కంప్యూటర్ అయితే అది ముఖ్యమైన విషయం కాదు ఏది ఏమైనా మనం శాంప్లింగ్ మరియు క్వాంటైజేషన్ యొక్క ప్రాథమిక అర్థం గురించి తెలుసుకుందాం అలాగే చివరగా మనం ఒక సాధారణ సర్క్యూట్ ఆర్కిటెక్చర్ గురించి మరియు నిజానికి ఎలా ఒక అనలాగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది డిజిటల్ సిగ్నల్ గా ఎలా మారుతుందో చూద్దాం ఏవైతే నేరుగా కంప్యూటర్ హార్డ్వేర్ తో నేరుగా ఇంటర్ ఫేస్ అయి ఉంటాయో చూద్దాం కాబట్టి మనం ఈ ప్రాథమిక విషయాల గురించి చూద్దాం డాటా అక్విసిషన్ సిస్టమ్స్ గురించి చూసినట్లయితే మనం దీనిని ముందు ఈ విధముగా నిర్వచిస్తాం సరే అది ఒక హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ యొక్క కలయిక నన్ను ఎంచుకోనివ్వండి అది ఒక హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ కలయిక ఇది కంప్యూటర్ ని ఫిజికల్ సిగ్నల్స్ తీసుకునెలా సహాయ పడుతుంది కాబట్టి మీరు చూసినట్లయితే ఈ పిక్చర్ ఏమని చెప్తుంది అంటే నేను నా పెన్ ను మార్చుకోవాల్సి ఉంటుంది మీకు తెలుసు ఈ ప్రాసెస్ లో వేరు వేరు రకాలైన హార్డ్వేర్ ఉంటుంది ఉదాహరణకు డేటా అనేది మొదట సిగ్నల్ కండిషనింగ్ మాడ్యూల్స్ లోకి ప్రవేశిస్తుంది అది కొన్నిసార్లు సీరియల్ డేటా కూడా అయి ఉండవచ్చు అది నేరుగా PLC లేదా కొన్ని యాక్చువేటర్ ద్వారా వెళ్ళవచ్చు ఉదాహరణకు ఇదివరకు ఇది మనకి ఒక మోటరైజేడ్ వాల్వ్ కాబట్టి చివరగా ఇన్ని పరికరాల నుండి మనము డేటా ను తీసుకొని డేటా అక్విజిషన్ ప్రాసెస్ ద్వారా మనం కంప్యూటర్ కు ఇస్తాము కాబట్టి ఈ విధంగా ఒకసారి అది కంప్యూటర్ కు చేరినట్టయితే మీకు తెలుసు కంప్యూటర్ లోపల కొన్ని ఎలక్ట్రానిక్ బోర్డ్ లు మరియు సాఫ్ట్ వేర్ ఉంటుందని కాబట్టి ఈ సాఫ్ట్ వేర్ రెండు పనులు చేస్తుంది మొదటిది కార్డ్ లను ఉపయోగించి కంప్యూటర్ లోపల భాగాలకు కు లేదా వేరే ఇంటర్ఫేస్ లకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అయితే రెండోది డేటా యొక్క అసలు ఉపయోగం అంటే మనం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా డేటా డిస్ప్లే రూపంలో ఉండడం ఎలా అంటే ట్రెండింగ్ అలారం మోగించడం ఏవైతే ఉన్నాయో అవి కాబట్టి డేటా అనేది కంప్యూటర్ తనకు తానుగా ఉపయోగించుకోవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో అది వేర్వేరు భాగాలకు డేటా కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు ఆ పాయింట్ దగ్గర అది పూర్తిగా కంప్యూటర్ కమ్యూనికేషన్ గా మారిపోతుంది కాబట్టి మనం ప్రాథమికంగా సిస్టమ్ యొక్క ఈ భాగం గురించి మరియు ప్లాంట్ లో ఉండే వేరు వేరు డేటా కంప్యూటర్ లోకి ఎలా వస్తుందో చూద్దాం మనం ఇప్పుడు దాని ముఖ్యమైన పనితీరు నిర్వచించే బ్లాక్ డయాగ్రమ్ చూద్దాం నన్ను క్షమించండి నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఇదే దాని యొక్క బ్లాక్ డయాగ్రమ్ మనకు ఒక ఫిజికల్ ప్రాసెస్ ఆ తర్వాత ఇది సెన్సార్ దీని వరకూ మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఈ సెన్సార్ నుండి ఇప్పుడు అర్థం చేసుకున్న దాని ప్రకారం ఇప్పటిదాకా నేర్చుకున్న దాని ప్రకారం కొంచెం సిగ్నల్ కండిషనింగ్ సెన్సార్ లో నే జరుగుతుంది కానీ అదే సమయంలో అక్కడ ఇంకా కొంచెం సిగ్నల్ కండిషనింగ్ అవసరం అయినట్లయితే లేదా కొన్నిచోట్ల సెన్సార్ సిగ్నల్ కండిషనింగ్ సాధ్యం కాకపోయినట్లయితే ఒకవేళ సిగ్నల్ కండిషనింగ్ ఎలక్ట్రానిక్స్ మనం సెన్సార్ దగ్గర పెట్ట లేకపోయినట్లయితే అప్పుడు సిగ్నల్ కండిషన్ ఎలక్ట్రానిక్స్ అనేది ఆంప్లిఫికేషన్ ద్వారా దానిని డేటా అక్విజిషన్ కార్డులో ఒక భాగంగా ఉంచవచ్చు ఇక్కడ అటువంటి సిగ్నల్ కండిషనింగ్ అవసరం ఉంది దానినే మనం మనము అనలాగ్ సిగ్నల్ కండిషనింగ్ అంటాము అలాగే మీ దగ్గర ఒక శాంప్లింగ్ మరియు హోల్డ్ సర్క్యూట్ ఉన్నట్లయితే మనం అది ఎలా పని చేస్తుందో చూద్దాం ఆ తర్వాత చివరగా డిజిటల్ డొమైన్ లోకి ఒక సర్క్యూట్ ద్వారా వెళ్దాం అయితే దీని సాధారణముగా అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్టర్ అని పిలుస్తాము లేదా ఏడిసి అంటాము ఇది చాలా ఎక్కువగా ఉపయోగించే పదం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ మనకు బిట్స్ రూపంలో ఉంటుంది ఈ బిట్స్ సంఖ్య మనకు అనలాగ్ సిగ్నల్ యొక్క ప్రతి అంతరం లోని శాంప్లింగ్ విలువను తెలియజేస్తుంది ఆ తర్వాత ఆ లైన్స్ మరియు ఆ బిట్స్ కంప్యూటర్ కు ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఒక కంప్యూటర్ మెకానిజం అవసరమవుతుంది ఎలా ఐతే డిజిటల్ డేటా స్వీకరిస్తుందో ఇవి చాలా ముఖ్యమైనవి కాబట్టి మీకు తెలుసు ఈ భాగాన్ని మనం డాటా అక్విసిషన్ సిస్టమ్స్ అంటాము ఇదే డాటా అక్విసిషన్ సిస్టమ్స్ దీనిని అప్పుడప్పుడు డిఏఎస్ అని పిలుస్తాము ఈ మొత్తం ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే సెన్సింగ్ పార్ట్ అనేది సెన్సార్ ద్వారా జరుగుతుంది కానీ ఇది సిగ్నల్ కండిషనింగ్ లో భాగం కాదు ఆ తర్వాత ఎలక్ట్రికల్ సిగ్నల్ కండిషనింగ్ ఉంది అలాగే అక్కడ సిగ్నల్ మల్టీప్లెక్సింగ్ మరియు శాంపుల్ అండ్ హోల్డ్ జరుగుతాయి మల్టీప్లెక్సింగ్ అంటే మీకు తెలుసు టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది ఒకవేళ మీకు ఎక్కువ అనలాగ్ సెన్సార్ ఉన్నట్లయితే అవి చాలా తొందరగా చాన్నెల్స్ ను స్కాన్ చేయాలి కాబట్టి మొదటగా ఒకదానిని అనాలాగ్ నుండి డిజిటల్ గా మార్చి ఆ తరువాత ఇంకోక దానిని అనాలాగ్ నుండి డిజిటల్ గా ఇలా వరసగా చేయడాన్నే మల్టీప్లెక్సింగ్ అంటాము అయితే శాంపుల్ అండ్ హోల్డ్ అనగా ఒక చిన్న ఇంటర్వల్ వరకు హోల్డ్ చేసి ఉంచడం ఆపై ఇది ఏడిసి ద్వారా ఇది అనలాగ్ నుండి డిజిటల్ కి మార్చబడుతుంది ఆ సమయంలో అలాగే కంప్యూటర్ తో ఇంటర్ ఫేస్ అవుతున్న సందర్భంలో శాంప్లింగ్ మరియు హోల్డ్ చేయడం మరియు తరువాత చివరగా ఇది ఖచ్చితంగా డాటా అక్విసిషన్ బోర్డు లో భాగం కాదు కానీ కొన్నిసార్లు రియల్ అక్విజిషన్ లో భాగంగా దీన్ని అనుకున్నప్పుడు మనం డేటా అక్విజిషన్ లోకి పరిగణించాల్సి వస్తుంది ఎందుకంటే సాధారణంగా డాటా అక్విసిషన్ వెండర్ లు ఇటువంటి కాంపోనెంట్లు మాత్రమే కాకుండా వాళ్ళు వీటితో పని చేసే సాఫ్ట్ వేర్ ని కూడా సప్లై చేస్తారు ఈ డేటాను మీరు డిస్ప్లే చేయవచ్చు స్కాన్ చేయవచ్చు అలాగే దీనిని భద్రపరచవచ్చు ట్రెండ్ చేయవచ్చు అలాగే విశ్లేషించవచ్చు కాబట్టి ఇటువంటి వివిధ రకాలైనటువంటి సాఫ్ట్వేర్ మనకు తేలికగా పని చేయడానికి ఉపయోగపడుతుంది సరే దీనినే మనం సాధారణముగా డాటా అక్విసిషన్ సిస్టమ్స్ అంటాము కాబట్టి సిగ్నల్ కండిషనింగ్లో మనం ఏమి చేస్తాము కాబట్టి సిగ్నల్ కండిషనింగ్లో మనం చేసేది ఏమిటంటే యాంప్లిఫికేషన్ చేయడం ఇది మనం వివరంగా చూస్తాము ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి AD కన్వర్టర్లో డైనమిక్ రేంజ్ అని పిలువబడేది ఉంది మరియు మీరు ప్రదర్శించే అనలాగ్ సిగ్నల్ ముఖ్యంగా AD కన్వర్టర్ యొక్క ఇన్పుట్ పోర్ట్ వద్ద AD కన్వర్టర్ యొక్క డైనమిక్ పరిధిని ఉపయోగించుకుంటుంది లేకపోతే మీకు చిన్న చిన్న అప్ప్రాక్సీమేషన్ లోపాలు అవసరమైన దానికంటే పెద్ద అప్ప్రాక్సీమేషన్ ఎర్రర్స్ వస్తాయి కాబట్టి రిజల్యూషన్ పెంచడానికి సిగ్నల్ను విస్తరించడం చాలా ముఖ్యం ఐసోలేషన్ సాధారణంగా అవసరం ఎందుకంటే ఫీల్డ్ సిగ్నల్స్ కొన్నిసార్లు అధికంగా పెద్దవిగా ఉంటాయి ఉదాహరణకు ఈ అనలాగ్ ఛానెల్స్ సాధారణంగా సింగిల్ ఎండ్ లేదా డిఫరెన్షియల్ అని మీకు తెలుసు కాబట్టి మీరు సింగిల్ ఎండ్ కలిగి ఉన్నప్పుడు అనలాగ్ వోల్టేజ్ యొక్క విలువగా మారబోయే ఈ విలువ వాస్తవానికి AD కన్వర్టర్ యొక్క గ్రౌండ్ ఎలక్ట్రికల్ గ్రౌండ్కు సంబంధించి ఉంటుంది కాబట్టి AD కన్వర్టర్ కు కూడా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మరియు గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు దీన్ని సింగిల్ ఎండ్ మోడ్లో వర్తింపజేస్తున్నప్పుడు ఈ వోల్టేజ్ AD కన్వర్టర్ చేత దాని స్వంత గ్రౌండ్ కు సంబంధించి వాటి విలువను కొలుస్తారు మరియు ఆ విలువను మారుస్తారు మరోవైపు మీరు డిఫ్ఫెరెన్షియల్ అవకలన ఇన్పుట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏమి జరుగుతుంది అంటే AD కన్వర్టర్ కు రెండు ఇన్పుట్లు అందించబడ్డాయి కాబట్టి ఒక ప్లస్ ఉంది మరియు మైనస్ టెర్మినల్ ఉంది మరియు ఈ రెండు సిగ్నల్స్ లో వ్యత్యాసం సరిగ్గా అందించబడింది కాబట్టి ఇది దీని యొక్క సంభావ్యత చాలా గ్రౌండ్ కి సంబంధించి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వోల్టేజ్ వ్యత్యాసం V ప్లస్ మరియు V మైనస్ వాస్తవానికి మీకు లభించే సిగ్నల్ విలువ V ప్లస్ మైనస్ V మైనస్కు ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతంలో ఉంటుంది ఇప్పుడు ఈ v ప్లస్ v మైనస్ చాలా ఎక్కువ వోల్టేజ్ లో ఉంటుంది ఒకవేళ వాళ్లు వస్తున్నట్లయితే ఇలా అనుకుందాం మీరు మోటారు వైండింగ్ ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటున్నారు కనుక వాస్తవానికి మీరు AD కన్వర్టర్తో అధిక వోల్టేజ్లను అనుసంధానించినట్లయితే ఎలెక్ట్రికల్ గా దానిని పొందవచ్చు అది పొరపాటున దెబ్బతినవచ్చు అందువల్ల మీరు ఏమి చేయాలంటే మీరు ఇన్పుట్ సైడ్ వాస్తవానికి అవుట్పుట్ వైపుతో గాల్వానికల్ గా వేరుచేయబడిన ఒక ఐసోలేషన్ సర్క్యూట్ ఉంచారు మీకు ఆప్టికల్ మరియు ఐసోలేషన్ వంటి వివిధ యంత్రాంగాలు ఉన్నాయి మీకు తెలుసు కెపాసిటర్ ఆధారిత లేదా ట్రాన్స్ఫార్మర్ ఆధారిత ఇండక్టివ్ కప్లింగ్ మొదలైనవి అప్పుడు మీకు ఫిల్టరింగ్ అనేది ఉంది నాయిస్ తొలగింపుకు ఫిల్టరింగ్ అవసరం ఎందుకంటే ఇది యాంటీ అలియాసింగ్ అని పిలువబడే ఒక ముఖ్యమైన విషయానికి కూడా అవసరమని మనము చూస్తాము కాబట్టి మేము సిగ్నల్ కండీషనర్లోనే కొంత లీనియరైజేషన్ చేయవచ్చు లేదా మీకు తెలుసా కొన్నిసార్లు మీరు లీనియరైజేషన్ చేయవచ్చు ఇది ముఖ్యంగా డిజిటల్ డేటా సముపార్జన అక్విసిషన్ యొక్క ప్రయోజనాల్లో ఒకటి మీరు సాఫ్ట్వేర్లో లీనియరైజేషన్ లో దీన్ని చాలా సులభంగా చేయవచ్చు ఇప్పుడు మీరు వీటిని కలిగి ఉన్నారు కాబట్టి మీరు AD మార్పిడి కోసం ప్రతి అనలాగ్ ఛానెల్కు ఇచ్చే ముందు కండిషన్ చేయాలి ప్రస్తుతం మీరు చూస్తే మీరు ఏదైనా ప్రామాణికత అంటే స్టాండర్డ్ డేటా అక్విసిషన్ సిస్టమ్స్ చూస్తే వారు ఒకేసారి ఎనిమిది అనలాగ్ ఛానెల్లను స్పష్టంగా ఏక కాలంలో తీసుకోవచ్చని వారు నిర్దేశిస్తారు ఇప్పుడు మీరు ఒకేసారి ఎనిమిది అనలాగ్ ఛానెల్ను ఎలా పొందుతారు కాబట్టి సాధారణంగా ఇది కాన్సెప్ట్ ప్రకారం ఉంటుంది ఈ పథకం ఇలాంటిదే కాబట్టి ఇది మల్టీప్లెక్సింగ్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది కాబట్టి సాధారణంగా మీకు ఈ నాలుగు ఇన్పుట్లలో అనలాగ్ సిగ్నల్స్ యొక్క ఈ నాలుగు ఛానల్స్ ప్రదర్శించబడుతున్నాయని అనుకుందాం కాబట్టి మీరు ఏమి చేస్తారు ఇవి మీకు తెలిస్తే ఏ ఎలక్ట్రానిక్ స్విచ్లు ఉంచవచ్చు లేదా ఆపివేయవచ్చు ఈ అడ్రెస్ సిగ్నల్స్ బట్టి కాబట్టి ఈ అడ్రెస్ 0 0 కావచ్చు ఇది 0 1 ఇది 1 0 మరియు ఇది 1 1 కాబట్టి మీరు ఈ స్విచ్ను మూసివేస్తే ఏమి జరుగుతుందంటే ఈ సిగ్నల్ కనెక్ట్ అవుతుంది వాస్తవానికి ఇది ఇక్కడ కనెక్ట్ కాలేదు మరియు ఇక్కడ ఇది కనెక్ట్ చేయబడి శాంపుల్ మరియు హోల్డ్ సర్క్యూట్ కు వెళ్లి ఈ సిగ్నల్ కనెక్ట్ చేయబడితే మరోవైపు AD మార్పిడికి వెళుతుంది కాబట్టి వాస్తవానికి మీరు ఈ నాలుగు స్విచ్లను త్వరితగతిన కనెక్ట్ చేస్తే మొత్తం టైమ్ ఇంటర్వల్ డెల్టా T దీనిని 4 ద్వారా విభజించి ఆపై ఈ స్విచ్లను వర్తింపజేస్తే మొత్తం సమయం డెల్టా T లోపల ఇవి ఒకదాని తరువాత ఒకటి అప్పుడు ప్రతి డెల్టా T లో మీరు ఈ సిగ్నల్స్ యొక్క నాలుగు విలువలను పొందుతారు కాబట్టి ఇప్పుడు మీరు సమయాల మధ్య ఈ స్వల్ప వ్యత్యాసాన్ని వదిలివేయటానికి మీరు సిద్ధంగా ఉంటే ఈ సిగ్నల్స్ యొక్క వైవిధ్య రేటుతో పోల్చితే సమయం దగ్గరగా ఉంటుంది అప్పుడు మీరు అనుకోవచ్చు ఇవి అన్నీఒకే రకమైనటువంటి సిగ్నల్స్ అవి నాలుగు ఛానెల్స్ మరియు ఈ నాలుగు ఛానెళ్లను శాంపిల్ చేసిన తర్వాత మీరు కంప్యూటర్లోకి నాలుగు విలువలను పొందుతారు కాబట్టి మీరు మీ భవిష్యత్ ప్రయోజనం కోసం డెల్టా సమయం ప్రారంభంలో ఈ నాలుగు డెల్టా T ఈ మధ్య భేదం లేకుండా ఇవి సిగ్నల్స్ యొక్క విలువలు అని అనుకోవచ్చు మీకు తెలుసా డెల్టా T బై 4 ద్వారా మరియు అన్నింటికీ కాబట్టి దీనిని మల్టీప్లెక్సింగ్ అంటారు అప్పుడు మనకు శాంపిల్ మరియు హోల్డ్ ఉంది కాబట్టి మనం ఎందుకు హోల్డ్ కలిగి ఉన్నాము అంటే AD కన్వర్టర్లు సిగ్నల్ను మార్చేటప్పుడు సిగ్నల్ కొన్నిసార్లు ఇన్పుట్ వద్ద నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఆ నిర్వహణ స్విచ్ ద్వారా చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు స్విచ్లు ఆన్ మరియు ఆఫ్ అవ్వడానికి పరిమిత సమయం పడుతుంది కాబట్టి స్విచ్ కొరకు మీరు మరొక అదనపు సర్క్యూట్ను ఉంచారు కాబట్టి ఈ వోల్టేజ్ను ఆ సర్క్యూట్ ద్వారా గ్రహించనివ్వండి ఆపై ఈ సర్క్యూట్ ను మీరు శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అంటారు శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అంటే అది వోల్టేజ్ విలువను హోల్డ్ చేస్తుంది ఇప్పుడు మీరు మళ్ళీ స్విచ్ ఓపెన్ చేస్తే కాని ఈ విలువ దానిలో ఉంచబడుతుంది మరియు స్విచ్ ఓపెన్ అయినప్పటికీ AD కన్వర్టర్ వాస్తవానికి ఈ హోల్డ్ చేసిన విలువను చూస్తు ఉంటుంది కాబట్టి ఈ ఓపెనింగ్ కొంత సమయం తీసుకుంటుంది మరియు తదుపరి స్విచ్ మూసివేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మరొక డెల్టా T బై 4 సమయం సరే కాబట్టి దీనినే శాంపిల్ అండ్ హోల్డ్ విధానం అని పిలుస్తారు ఇక్కడ ఒక నిర్దిష్ట సమయం పాటు తక్షణ విలువ చెప్పబడి ఒక సర్క్యూట్లో ఒక చిన్న ఇంటర్వల్ వరకు ఉంచబడుతుంది సరే దీనిని శాంపిల్ అండ్ హోల్డ్ అని పిలుస్తారు కాబట్టి స్విచ్చింగ్ పాయింట్ వద్ద ఉన్నప్పుడు మీరు చాలా తక్కువ సమయం పాటు స్విచ్ను మూసివేయవచ్చు కాబట్టి మీరు ఈ విలువలను పొందవచ్చు వివిధ రకాలైనవి ఇవి నమూనాలు అయితే ఇది ఛానల్ నంబర్ వన్ ఛానల్ నంబర్ టూ ఛానల్ నంబర్ మూడు మరియు ఛానల్ నంబర్ నాలుగు ఆపై మళ్లీ ఛానల్ నంబర్ వన్ కాబట్టి మీకు ఈ నాలుగు ఛానెల్స్ ఉన్నాయి కానీ హోల్డ్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వద్ద ఈ విలువ సున్నా గా ఉందని మీరు కనుగొంటారు మళ్ళి విలువ సెన్స్ అయ్యే వరకు అలానే ఉంటుంది మళ్ళీ హోల్డ్ సర్క్యూట్ నుండి సూచించబడుతుంది ఇప్పుడు మీరు ఆ విలువను విడుదల చేసి ఇప్పుడు క్రొత్త విలువను గ్రహిస్తారు తద్వారా సమయానికి తదుపరి ఛానల్ స్విచ్ అయి ఉంచవచ్చు మరియు విలువ అక్కడ స్థిరీకరించబడుతుంది కాబట్టి ఇప్పుడు హోల్డ్ సర్క్యూట్ కొత్త విలువను గ్రహించి తదుపరి ఇంటర్వల్ వరకు ఉంచుతుంది కనుక ఇది తరువాతి ఇంటర్వల్ వరకు ఉంచుతుంది మళ్ళీ కొత్త విలువను గ్రహించి ఆపై దాన్ని మళ్ళీ కలిగి ఉంటుంది కాబట్టి ఇది శాంపుల్ మరియు హోల్డ్ సర్క్యూట్ ద్వారా జరుగుతుంది ఎందుకంటే మనం దానిని హోల్డ్ చేయవలసిన అవసరం ఉంది లేకపోతే కొన్నిసార్లు AD మార్పిడి లో ఎర్రర్ వస్తుంది ఒకవేళ ఒక కన్వర్టర్ ఒక సిగ్నల్ మార్పిడి చేస్తున్నప్పుడు ఇన్పుట్ టెర్మినల్ నుండి సిగ్నల్ మాయమవుతుంది అప్పుడు AD కన్వర్టర్ సమస్యల్లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కాబట్టి సిగ్నల్ కండిషనింగ్ ఇన్పుట్ మరియు AD కన్వర్టర్ ఇన్పుట్ మధ్య మనం ప్రాథమికంగా చూడాలి వాస్తవానికి ఈ బ్లాక్ ఉంది ఇది మొదట రెండు పనులను చేస్తుంది ఇది మొదట అనేక ఛానెళ్లను మల్టీప్లెక్స్ చేస్తుంది మరియు రెండవదిశాంపుల్ అండ్ హోల్డ్ చేస్తుంది ఇప్పుడు ఇది రెండు విధాలుగా చేస్తుంది మరియు మీరు ఎన్నుకునే దానిపై ఆధారపడి ఉంటుంది మీ సిగ్నల్స్ ఎంత వేగంగా మారుతుంటాయో మరియు మీ శ్యాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత వేగంగా ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కేస్ లో మీరు చూసినట్టైతే కాబట్టి మేము మొదట ఈ ఆర్కిటెక్చర్ ప్రదర్శించాము ఇది అనలాగ్ ఇన్పుట్ సబ్ సిస్టమ్ సరే కాబట్టి ఇక్కడ AD కన్వర్టర్ ఉంది కాబట్టి మీరు ఈ ఇన్పుట్ సిగ్నల్స్ ఆ తరువాత సిగ్నల్ కండిషనింగ్ ఆ తరువాత AD కన్వర్టర్ ఇన్పుట్ ఇక్కడ ఈ సందర్భంలో మీరు చేస్తున్నది ఏమిటంటే మీరు ప్రతి ఛానెల్లో మల్టీప్లెక్సర్ను ఉంచారు ఆపై మీకు తెలుసా యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ కూడా కావచ్చు ఇది మీకు కావాలంటే ఈ ఫిల్టర్లో కూడా భాగం కావచ్చు ఎందుకంటే యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ వేర్వేరు ఛానెల్లకు వేరు వేరుగా ఉండవచ్చు మరియు మీరు వేరే యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ను కలిగి ఉండవలసిన అవసరం లేకపోతే మరియు యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ యొక్క ట్రాన్సియంట్ రెస్పాన్స్ తగినంత వేగంగా ఉంటే మీరు నిజంగానే వాటిని కలిగి ఉంటారు మీరు వాస్తవానికి ఒక యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ను దానిలో ఉంచవచ్చు ఆపై ఒక శాంపుల్ మరియు హోల్డ్ యాంప్లిఫైయర్ ను తీసుకోండి కాబట్టి మీరు ఈ ఛానెల్స్ చూస్తే మీరు ఖర్చులను ఆదా చేస్తున్నారని తెలుస్తుంది ఎలా అంటే మీరు ఒక యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ మరియు ఒకశాంపుల్ మరియు హోల్డ్ సర్క్యూట్ మాత్రమే ఉంచారు మరియు అన్నింటికీ నాలుగు లేదా ఎనిమిది ఛానెల్స్ ఉన్నాయనుకోండి కాబట్టి మన ఊహ ఏమిటంటే ఇప్పుడు ఏమి జరుగుతుందో గుర్తుంచుకోండి కాబట్టి వ్యత్యాసం ఏమిటంటే ఇప్పుడు డెల్టా Tచివరిలో విలువల కోసం దీనిని పొందుతాము ఈ నాలుగు విలువలు వాస్తవానికి డెల్టా T ని నాలుగు తో సాంపుల్ చేస్తాయి కాబట్టి అవి వాస్తవానికి శాంపిల్స్ కావు అవి సిద్ధాంతపరంగా అదే ఖచ్చితమైన సమయం లో ఉన్న విలువలు ఇప్పుడు మీకు ఎటువంటి తేడా లేకపోతే ఒక ఫిల్టర్ కు ఒక శాంపుల్ మరియు హోల్డ్ కలిగి ఉండటం మంచిదే మరియు అది చౌకగా ఉంటుంది కదా కాబట్టి మీరు ఈ ఆర్కిటెక్చర్ ని ఎంచుకోండి కానీ అది మీకు భేధాలను కలిగిస్తే మీరు తదుపరి ఆర్కిటెక్చర్ చూడవలసి ఉంటుంది వీటిని సైమల్టేనియస్ శాంపుల్ మరియు హోల్డ్ సర్క్యూట్ అని పిలుస్తారుఇక్కడ సిగ్నల్ కండిషనింగ్ తర్వాత మీరు ఈ శాంపుల్ మరియు హోల్డ్ కలిగి ఉంటారు మరియు అన్ని ఛానెల్ల కోసం వేర్వేరు శాంపుల్ మరియు హోల్డ్ సర్క్యూట్ లు మరియు నేను ఇక్కడ చూపించనివి కానీ ఉన్నది ఏమిటంటే కంట్రోల్ సిగ్నల్ అది ఈ శాంపిల్ మరియు హోల్డ్ లన్నింటికీ వెళుతుంది తద్వారా ప్రతి శాంపిల్ మరియు హోల్డ్ ఒకేసారి ఈ ఛానెల్లన్నింటినీ శాంపిల్ చేస్తుంది ఇది సాధ్యము ఎందుకంటే మీరు ప్రత్యేక శాంపుల్ మరియు హోల్డ్ సర్క్యూట్లను కలిగి ఉన్నారు కాబట్టి అవి ఇప్పుడు ఆ విలువలను కలిగి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంచబడిన విలువలు అదే సమయంలో శాంపుల్స్ కు అనుగుణంగా ఉన్నాయని గుర్తుంచుకోండి అవి కూడా రీడ్ అవ్వబోతున్నాయని చూడండి కొంచెం సేపటి తరువాత AD లోకి కానీ అవి సమయం తో సమకాలీకరించబడతాయి అంటే ఆ నాలుగు విలువలు ఒకే సమయంలో ప్రాసెస్ వేరియబుల్స్ యొక్క విలువలను సూచిస్తాయి కాబట్టి ఒకేసారి శాంపిల్ చేసి ఒకేసారి ఆ విలువలను హోల్డ్ చేసి ఉంచుతాయి ఆపై మీరు AD కన్వర్టర్ కలిగి ఉన్నందున దాన్ని సీరియల్గా చదవండి మీకు వేర్వేరు AD కన్వర్టర్లు ఉంటే బహుశా మీరు ఒకేసారి AD కన్వర్షన్ కోసం కూడా వెళ్ళవచ్చు కాని ఇది సాధారణంగా అవసరం లేదు ఎందుకంటే AD కన్వర్టర్లు చాలా ఉన్నాయి మరియు వేగంగా ఉంటాయి అందుకే మనం ప్రాసెస్ ఫిజికల్ ప్రోసెస్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి వాటి డైనమిక్స్ చాలా నెమ్మదిగా పూర్తి అవుతుంది మరియు AD కన్వర్టర్ వేగం చాలా ఎక్కువ కాబట్టి AD కన్వర్టర్ ఖరీదైనది కాబట్టి మీరు ఒకటి కంటే ఎక్కువ AD కన్వర్టర్లను ఒకే టైమ్ లో ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు దానికన్నా మీరు ఎక్కువ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఛానెల్లను కలిగి ఉండటం మంచిది